టాక్సానమీ టేబుల్ వర్గీకరణ పట్టిక గురించి 15వ ఉపన్యాసానికి స్వాగతం ఇప్పుడు చివరి ఉపన్యాసంలో నేర్చుకోవటానికి ప్రభావిత మరియు సైకోమోటర్ డొమైన్ల యొక్క స్వభావం మరియు ప్రాముఖ్యతను మనము అర్థం చేసుకున్నాము కానీ అభిజ్ఞాత్మక డొమైన్ అభ్యాసంతో పాటు ఎఫెక్టివ్ డొమైన్ అభ్యాసాన్ని ఏకీకృతం చేయడానికి మనకు ఇంకా తగిన పద్ధతులు మరియు ప్రక్రియలు లేవని కూడా చెప్పాము ఈ మాడ్యూల్ యొక్క ప్రధాన ఫలితం ఏమిటంటే ఫలితాల మధ్య అమరిక సాధించడంలో వర్గీకరణ పట్టిక యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి అంచనా మరియు సూచన ఏదైనా కోర్సులో మూడు అంశాలు ఉన్నాయని గమనించండి ఒకటి ఫలితాలు విద్యార్థి ఏమి చేయగలడు అది ఫలితాలు అప్పుడు మనం ఆ అటేయిన్మెంట్ కొలవగలగాలి విద్యార్ధి దాన్ని సాధించాడా లేదా అనేదానిని ఫలితాలు అంచనా ద్వారా జరుగుతాయి మరియు మూడవది నా తరగతిలోని విద్యార్థులను నా అస్సెస్మెంట్ లో బాగా రాణించటానికి వీలు కల్పించాలి దాని ద్వారా మనం ఫలితాలను సాధిస్తున్నాం ఇది విస్తృతంగా ఉంది కాబట్టి ఏదైనా కోర్సులో ఈ మూడు అంశాలు ఉన్నాయి లేదా మీరు ఈ మూడు అంశాల పరంగా ఒక కోర్సును చూడగలుగుతారు ఫలితాలు అస్సెస్మెంట్ మరియు ఇన్స్ట్రక్షన్ అలా చేస్తే టాక్సానమీ పట్టిక ఉపయోగకరమైన సాధనం అవుతుంది ఇది మీరు ఏమి చేయాలనుకుంటున్నారో దానికి ప్రత్యామ్నాయం కాదు కానీ మీరు మీ బోధనలో వివిధ ప్రయోజనాల కోసం దీనిని ఉపయోగించవచ్చు ఫలితాలను సరైన స్థాయిలో గుర్తించడం లేదా ఫలితాలతో అమరికలో అంచనా వేయడం లేదా మీ బోధన మీ విద్యార్థి ఏమి చేయాలనుకుంటున్నారో దానికి అనుగుణంగా మీ బోధన ఉందని నిర్ధారించుకోవచ్చు కాబట్టి ఇది విస్తృతంగా ఈ యూనిట్ యొక్క ఫలితం రీక్యాప్ చేస్తే అభిజ్ఞా డొమైన్కు అభిజ్ఞా ప్రక్రియలు అనే రెండు కొలతలు ఉన్నాయి మేము వాటిని స్థాయిలు అని కూడా పిలుస్తాము సాహిత్యంలో అభిజ్ఞా ప్రక్రియలు మరియు అభిజ్ఞా స్థాయిలు పరస్పరం ఉపయోగించబడతాయి ఆపై మీకు జ్ఞాన వర్గాలు ఉన్నాయి ఇప్పుడు మన దగ్గర ఆరు అభిజ్ఞా ప్రక్రియలు మరియు నాలుగు సాధారణ వర్గాల జ్ఞానం ఆరు మరియు నాలుగు ఉన్నాయి మరియు సైన్స్ మ్యాథమెటిక్స్ హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ మరియు మేనేజ్మెంట్లోని కోర్సులు ఎందుకంటే ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో ఈ రంగాలన్నింటిలో మనకు కోర్సులు ఉన్నాయి మరియు అవి ఇంజనీరింగ్ ప్రోగ్రామ్లో 20 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు అందులో కేవలం నాలుగు మాత్రమే జ్ఞానం యొక్క వర్గాలు కాబట్టి మీరు సైన్సెస్ మ్యాథమెటిక్స్ హ్యుమానిటీస్ సోషల్ సైన్సెస్ మరియు మేనేజ్మెంట్ కోర్సులను చూస్తున్నట్లయితే మీరు ఆరు అభిజ్ఞా ప్రక్రియలు మరియు నాలుగు సాధారణ వర్గాల జ్ఞానం గురించి ఆందోళన చెందాలి అందువల్ల మనము వాటిని ఆరు వరుసల జ్ఞాన ప్రక్రియలతో మరియు నాలుగు వర్గాల జ్ఞానంతో కూడిన పట్టికలో ఎందుకు ఉంచకూడదు అవి బోధన మరియు అభ్యాసం యొక్క అనేక సమస్యలతో మేము ముందే చెప్పినట్లుగా ఒక సాధనంగా ఉపయోగపడతాయి కనుక ఇది ఒక సాధారణ పట్టిక సృష్టించండి అభిజ్ఞా ప్రక్రియలు రిమెంబర్ ద్వారా క్రియేట్ మరియు నాలెడ్జ్ వర్గాల యొక్క వాస్తవిక సంభావిత విధానపరమైనవి ఉదాహరణకు ప్రతి అభిజ్ఞా ప్రక్రియ చర్య క్రియల సమితితో ముడిపడి ఉంటుంది ఫలితం గురించి మీరు చేసే ఏదైనా ప్రకటన ఈ అభిజ్ఞాత్మక ప్రక్రియలలో ఒకదానికి చెందిన కొన్ని చర్య క్రియతో ప్రారంభమవుతుంది మరియు ఈ అభిజ్ఞా ప్రక్రియ జ్ఞానం యొక్క కొన్ని అంశాలతో మరియు జ్ఞానం యొక్క అంశాలతో వ్యవహరిస్తుంది ఈ నాలుగు వర్గాలలో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నుండి రావచ్చు ఇది విస్తృతంగా వర్గీకరణ పట్టిక యొక్క ఉద్దేశ్యం దీని యొక్క కొన్ని లక్షణాలకు వెళ్దాం మీరు వర్గీకరణ పట్టిక యొక్క కణాన్ని చూస్తే దాని అభిజ్ఞా ప్రక్రియ 1 నుండి 6 వరకు మరియు దాని జ్ఞాన వర్గం 1 నుండి 4 వరకు లెక్కించవచ్చు కాబట్టి మీరు ఒక సెల్ కలిగి ఉండవచ్చు మీరు ఇక్కడ ఉన్నారని అనుకుందాం కాబట్టి ఏమి జరుగుతుంది సెల్ 2 2 ఇది 2 2 ఉన్నప్పుడు మీరు చెప్పే కొన్ని భావనల యొక్క భావనలను అర్థం చేసుకోవడంలో మీరు ఉన్నారు కాబట్టి నేను దీనిని 2 2 గా లేబుల్ చేయగలను అదేవిధంగా ఇది 3 2 అవుతుంది లేదా ఇది 3 3 అవుతుంది కాబట్టి మేము ఒక కణాన్ని గుర్తించగలుగుతున్నాము మరియు అదనంగా అభిజ్ఞా ప్రక్రియలలో హైరార్కీ సోపానక్రమం ఉంది దాని అర్థం ఏమిటి మీరు సృష్టించేది ఏదైనా ఎవాల్యుయేట్ కంటే ఉన్నత స్థాయి ఎవాల్యుయేట్ విశ్లేషణ కంటే ఎక్కువ స్థాయి కాబట్టి ఏమి జరుగుతుంది నేను ఇక్కడ ఒక కార్యాచరణను గుర్తించినట్లయితే వర్తింపజేయండిఅప్లై మరియు విధానపరంగా ప్రోసిడ్యురల్ చెప్పండి అప్పుడు అర్థం చేసుకోండి మరియు గుర్తుంచుకోవడంలో అభిజ్ఞా కార్యకలాపాలు సూచించబడతాయి అంటే నేను వీటిని మన పరిగణించిన కణాలుగా విడిగా గుర్తించాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ ఏదైనా వ్రాస్తే లేదా నేను ఒక కార్యాచరణ వ్రాస్తే ఇక్కడ ఒక కార్యాచరణను గుర్తించండి ఈ నాలుగు దిగువ స్థాయి వర్గాలకు సంబంధించిన అన్ని కార్యకలాపాలు సూచించబడతాయి నేను వాటిని విడిగా గుర్తించాల్సిన అవసరం లేదు ఉదాహరణకు ఒక కార్యాచరణ విశ్లేషణలో అధికంగా స్థాయి ఉందని చెప్పండి ఒక కార్యాచరణ అర్థం చేసుకోవడంఅండర్ స్టాండ్ తో పోలిస్తే అధిక సంక్లిష్టత గల కార్యాచరణ కాబట్టి మీరు ఈ అభిజ్ఞా స్థాయి సోపానక్రమం పైకి కదులుతున్నప్పుడు మేము దీనిని పిలుస్తున్నప్పుడు కార్యాచరణ మరింత క్లిష్టంగా మారుతుంది సంక్లిష్టతను కష్టం నుండి వేరు చేయాలి నేను ఇక్కడ కూడా చాలా కష్టమైన కార్యాచరణను కలిగి ఉంటాను ఇది మేధోపరమైనది తక్కువ స్థాయి కార్యాచరణ ఉదాహరణకు నేను దక్షిణాసియా దేశాల అన్ని రాజధానులను చెప్పండి అని అడిగితే నేను అది కష్టం భావిస్తున్నాను కానీ సంక్లిష్టమైనది కాదు ఇక్కడ ఒక కార్యాచరణ చాలా సరళమైనది అది అంత కష్టం కాదు కానీ అది ఉన్నత స్థాయి సంక్లిష్టతను కలిగి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన రెండు పదాలు సంక్లిష్టత మరియు కష్టం దురదృష్టవశాత్తు చాలా మంది ఉపాధ్యాయులు సంక్లిష్టతను ఇబ్బందులకు పర్యాయపదంగా భావిస్తారు మరియు వారు వాస్తవానికి బోధన మరియు అంచనా నుండి సంక్లిష్ట కార్యకలాపాలను ఎలాగైనా నిరోధించవచ్చని లేదా తొలగిస్తారని వారు చెప్పారు మరియు ఇది విద్యార్థులకు గొప్ప అసంతృప్తి కలిగిస్తుంది ఎందుకంటే మీరు అధిక అభిజ్ఞా స్థాయికి చెందిన సరళమైన సమస్యలను ఇవ్వగలరు మరియు వారికి కష్టం కాదు కానీ విద్యార్థులు ఈ సంక్లిష్ట కార్యకలాపాలను అనుభవించాలి కాబట్టి నేర్చుకోవలసిన విషయాలలో ఒకటి ఏమిటంటే సంక్లిష్టత మరియు కష్టం మనం తరువాత మాడ్యూల్లో అసెస్మెంట్ ను చూసినప్పుడు మరింత వివరిస్తాము ఇప్పుడు ఇంజనీరింగ్ కోర్సుల విషయంలో మనకు నాలుగు అదనపు వర్గాల జ్ఞానం ఉందనుగొన్నాము కాబట్టి ఇప్పుడు మీరు దీనిని ABV టాక్సానమీ టేబుల్ అండర్సన్ బ్లూమ్ విన్సెంటి టాక్సానమీ టేబుల్ అని పిలుస్తాము ఇది 6 బై 8 టేబుల్ అవుతుంది 6 అభిజ్ఞా ప్రక్రియ మరియు 8 వర్గాల జ్ఞానం మరియు ABV పట్టిక యొక్క లక్షణాలు సోపానక్రమం సంక్లిష్టత మరియు కష్టం పరంగా AB పట్టికతో సమానంగా ఉంటాయి ఆ లక్షణాలన్నీ ABV పట్టికలో కూడా ఒకే విధంగా ఉంటాయి మరియు పట్టిక ఎలా కనిపిస్తుంది మీకు ఒకేలా 6 అభిజ్ఞా స్థాయిలు ఇక్కడ 4 సాధారణ వర్గాలు మరియు ఇంజనీరింగ్కు ప్రత్యేకమైన 4 వర్గం ఉన్నట్లు పట్టిక కనిపిస్తుంది ఇప్పుడు ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులు ఎక్కడ వస్తాయి ఎందుకంటే ఇంజనీరింగ్ కోర్సులు ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులకు భిన్నంగా ఉంటాయి ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులు ఏమిటి ఇంజనీరింగ్ సైన్స్ కోర్సుల ఉదాహరణలు ఫ్లూయిడ్ మెకానిక్స్ థర్మోడైనమిక్స్ విద్యుదయస్కాంత సిద్ధాంతం నెట్వర్క్ థియరీ ఏరోడైనమిక్స్ అలాంటి అనేక కోర్సులు ఉన్నాయని మీరు పిలుస్తారు ప్రతి శాఖలో కనీసం 4 5 ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులు ఉన్నాయి వారు ఇప్పుడే అందిస్తున్నందున వారు ఇంజనీరింగ్ పరిజ్ఞానం యొక్క నాలుగు వర్గాలను పరిష్కరించరు అప్పుడు సమస్య వస్తుంది నేను వాటిని మునుపటి AB వర్గీకరణ పట్టిక లేదా ABV వర్గీకరణ పట్టిక క్రింద వర్గీకరించాలా నేను దేనితో వ్యవహరించాలి కానీ ఈ ఇంజనీరింగ్ సైన్స్ కోర్సుల ఉపాధ్యాయుడు తన ఆసక్తి మరియు ఇంజనీరింగ్ పట్ల అభిరుచి కారణంగా ఎంచుకోవచ్చు ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులలో కూడా ఇంజనీరింగ్ పరిజ్ఞానం యొక్క కొన్ని వర్గాలను పరిష్కరించడానికి ఎంచుకోవచ్చు కాబట్టి ఇప్పటికి 6 బై 8 ABV వర్గీకరణ పట్టిక ని పరిగణిస్తాము ఇది ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులకు కూడా వర్తిస్తుంది నేను కోర్సును సైన్స్ కోర్సుగా పూర్తిగా వ్యవహరించాలని ఎంచుకుంటే నేను విస్మరిస్తున్నాను నేను ఈ 6 బై 4 ను చూడటం లేదు అంటే సగం కణాలు నేను అందులో ఎటువంటి కార్యాచరణను పెట్టడం లేదు దాని అర్థం అదే కొంతమంది ఉపయోగించాలనుకుంటున్నారు కాబట్టి ఇంజనీరింగ్ సైన్స్ కోర్సులకు కూడా 6 బై 8 ABV వర్గీకరణ పట్టిక వర్తిస్తుందని మేము చెబుతాము ఇది మనము తీసుకుంటున్న స్థానం ఒక కోర్సు యొక్క మూడు అంశాలను మరోసారి చెప్పాలంటే కోర్సు ఫలితాలు ఒక కోర్సు చివరిలో విద్యార్థి ఏమి చేయగలరో సూచిస్తుంది అసైన్మెంట్లు టెస్ట్స్ లు మరియు పరీక్షల ద్వారా కోర్సు ఫలితాలను అంచనా వేయడం అసైన్మెంట్లు చాలా ఉంటాయి పరీక్షలు చాలా రకాలు మరియు కోర్సు ఫలితాన్ని సాధించే అభ్యాసకులను సులభతరం చేయడానికి బోధనా కార్యకలాపాలు ఉన్నాయి ఈ మూడు అంశాలు మరియు ఈ మూడు అంశాలు ఒకదానితో ఒకటి అమరికలో ఉండాలి అమరిక అంటే అసెస్మెంట్ కోర్సు ఫలితాలతో అమరికలో ఉండాలి ఉదాహరణకు నా విద్యార్థి సంక్లిష్టమైన సర్క్యూట్ ని రూపకల్పన చేయగలిగితే నేను అతనిని అడగలేను అతను ఉపయోగించిన లేదా సర్క్యూట్ ఇచ్చిన పరికరాల భౌతిక శాస్త్రాన్ని అర్థం చేసుకుంటాడా అనేదాని పరంగా మాత్రమే అతనిని అంచనా వేయలేను నా అంచనాను వారికి మాత్రమే పరిమితం చేయలేను నేను తప్పక అసెస్మెంట్లో అతన్ని కొన్ని క్లిష్టమైన సర్క్యూట్ను రూపొందించేలా చేయాలి అమరిక అంటే అర్థం ఇదే అదేవిధంగా బోధన అస్సెస్మెంట్ తో అమరికలో ఉండాలి నా విద్యార్థి సంక్లిష్టమైన సర్క్యూట్ను రూపొందించగలగాలి అని నేను కోరుకుంటే తరగతిలో కొన్ని సంక్లిష్ట సర్క్యూట్లను ఎలా రూపకల్పన చేయాలో మరియు వాస్తవంగా ఎలా రూపొందించాలో నేను అతనికి చెప్పాలి మరియు సరైన అమరిక జరుగుతుందని నిర్ధారించడానికి ఒక కోర్సు యొక్క మూలకాన్ని దాని అభిజ్ఞా స్థాయి ద్వారా ట్యాగ్ చేయవచ్చు దాని చర్య క్రియను చూడటం ద్వారా అది ఏ అభిజ్ఞా స్థాయికి చెందినదో చెప్పగలం అదేవిధంగా మనం జ్ఞాన వర్గాలను కూడా గుర్తించవచ్చు కోర్సు యొక్క ఏదైనా మూలకంలో ఒకటి కంటే ఎక్కువ జ్ఞాన వర్గాలతో వ్యవహరించవచ్చని గుర్తుంచుకోండి మేము కోర్సు ఫలితాలను రాయడం ప్రారంభించినప్పుడు ఈ క్రింది యూనిట్ల గురించి మరింత వివరిస్తాము ట్యాగింగ్ ఆధారంగా ఒక మూలకాన్ని వర్గీకరణ పట్టిక యొక్క ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కణాలలో ఉంచవచ్చు మీరు ఒక మూలకాన్ని ఎలా ట్యాగ్ చేసారు అనే దాన్ని బట్టి ఉదాహరణకు ఇది వర్తించు మరియు సంభావితమని నేను చెప్తున్నాను కాబట్టి నేను వెంటనే వర్గీకరణ పట్టిక యొక్క నిర్దిష్ట సెల్లో ఉంచగలను ఇది వర్తించబడుతుందిఅప్లై 3 కాన్సెప్చువల్ 2 కాబట్టి ఇది 6 బై 8 టేబుల్లో 3 2 సెల్ అవుతుంది ఒక కోర్సు యొక్క మూలకాల మధ్య అమరిక అంటే నేను మూడు అంశాలను వర్గీకరణ పట్టిక యొక్క ఒకే కణంలో ఉంచుతున్నాను అమరిక అంటే అర్థం ఇదే దీనిని చూద్దాం ABV వర్గీకరణ పట్టికలో అమరికఅలైన్మెంట్ మేము 6 x 8 గా ఉంచాము మరియు ఇక్కడ CO అంటే కోర్సు అవుట్కమ్ AI అంటే అసెస్మెంట్ ఐటమ్స్ IA అంటే ఇంస్ట్రుక్షనల్ ఆక్టివిటీస్ తరగతి గదిలో లేదా ప్రయోగశాలలో లేదా ఇతర రకాల పరస్పర చర్యల ద్వారా మనం ఏమి చేస్తాము మీరు అనుసరించే ఏవైనా యంత్రాంగం ప్రత్యక్ష బోధన లేదా ఫ్లీప్పేడ్ తరగతిగది లేదా ఆన్లైన్ మీరు మాట్లాడే ఏదైనా బోధనా కార్యకలాపాలు అంటే గురువు నుండి విద్యార్థికి ఒకరకమైన పరస్పర చర్య లేదా జ్ఞాన బదిలీ జరుగుతుంది ఇప్పుడు దీని అర్థం CO3 అండర్స్టాండ్ మరియు ప్రొసీడ్యూరల్లో ఉంటే మీ అసెస్మెంట్ ఐటమ్స్లో అసైన్మెంట్స్ టెస్ట్లు మరియు ఎగ్జామినేషన్లు ఉంటాయి అవన్నీ ఒకే సెల్లో ఉన్నాయి ఆపై బోధనా కార్యకలాపాలు కూడా ఒకే సెల్లో ఉన్నాయి మూడు ఒకే కణంలో ఉన్నప్పుడు మనకు ఖచ్చితమైన అమరిక ఉందని మేము భావిస్తాము అమరిక అంటే అర్థం ఇదే ఉదాహరణకు CO3 మరియు IA3 ఒకే సెల్లో ఉంటే AI3 ఏదో ఒకవిధంగా గుర్తుంచుకోవడంరిమెంబర్ మరియు వాస్తవంఫెక్చువల్ అని అనుకుందాం నేను కొన్ని నిర్వచనాలను అడుగుతున్నాను మరియు ఒక సిద్ధాంతాన్ని పునరుత్పత్తి చేయమని నేను అతనిని అడుగుతున్నాను అది AI3 ఇక్కడకు మారింది AI3 ఇక్కడ ఉంది అలా అయితే CO3 ఇక్కడ ఉంది నా అసెస్మెంట్ అంశాలు ఇక్కడ ఉన్నాయి అప్పుడు స్పష్టంగా నా ఫలితం మరియు అసెస్మెంట్ ఐటమ్ల మధ్య ఎటువంటి అమరిక లేదు అమరిక అంటే అర్థం ఇదే ఇప్పుడు జరిగిన ఇతర విషయాలను చూద్దాం CO4 ఉంది మరియు బోధనా కార్యకలాపాలు కూడా ఇక్కడ ఉన్నాయి కానీ ఏమి జరుగుతుంది నాకు ఇక్కడ AI4 ఉంది మరియు కొన్ని AI4 కూడా ఇక్కడ ఉన్నాయి కాబట్టి దీని అర్థం ఏమిటి నా కేటాయింపులు లేదా పరీక్ష అంశాలు వర్తించే వర్గంలో లేవు కానీ అవి అండర్స్టాండ్ అండ్ రిమెంబర్ కేటగిరీలో ఉన్నాయి ఇవి CO4 కి సంబంధించినవి అయితే నేను అడుగుతున్న అంశాలు CO4 కి సంబంధించినవి కానీ అవి వీటితో అమరికలో లేవు అందువల్ల ఈ రెండింటి అమరిక అవి ఇక్కడ ఉన్నదానికంటే చాలా తక్కువ ఉదాహరణకు నేను ఇప్పటికీ నా ఫలితం కొన్ని రకాల సమస్యలను పరిష్కరించడానికి లేదా కొన్ని విధానాలను వర్తింపజేయడానికి సంబంధించినది కానీ విధానం ఏమిటో మరియు దాని సిద్ధాంతం ఏమిటో నేను తెలుసుకోవాలి మరియు నేను కొన్ని వాస్తవాలను గుర్తుంచుకోవాలి కాబట్టి ఇక్కడ వస్తువులను కలిగి ఉండటానికి పరీక్షా అంశాలను కలిగి ఉండటానికి కొంత అవకాశం ఉంది కానీ ఈ సెల్లో AI4 ను ఉంచినందుకు కొన్ని AI4 ను ఉంచనందుకు ఎటువంటి సాకులు అవసరం లేదు దీనిలో ఇది ఆమోదయోగ్యం కాదు ఇప్పటికీ ఇది పాక్షికంగా ఆమోదయోగ్యమైనది కానీ ఇక్కడ ఏ AI4 లేకపోవడం పూర్తిగా ఆమోదయోగ్యం కాదు మరియు దురదృష్టవశాత్తు ప్రజలు తమకు సంబంధించినవిగా రూపకల్పన చేసే ప్రశ్నపత్రాలలో ఎక్కువ భాగం జరుగుతోంది నేను అదే అంశం గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాను కానీ విద్యార్థి నేర్చుకోవలసిన స్థాయిలో అభిజ్ఞా స్థాయిలో కాదు ఇప్పుడు మరొక కేసు చూద్దాము మీకు CO5 ' విశ్లేషణఅనలైజ్' సంభావిత వర్గానికి చెందినది కానీ నా అంచనా అంశాలు అలాగే బోధనా కార్యకలాపాలు లేదా అన్నీ దిగువ స్థాయి కార్యకలాపాలలో ఉన్నాయి ఇది మొత్తం ఎందుకంటే 'బోధన' విద్యార్థిని విశ్లేషించడానికి ఏమీ చేయడం లేదు అప్పుడు CO5 అనేది అమలు పరంగానే ఇది ఒక వైఫల్యం కాబట్టి ఈ రెండు విషయాలు రెండు రకాల పనులు జరుగుతున్నాయి మరియు ఒక ఉపాధ్యాయుడు దీనిని నివారించాలి మరియు దానిని సులభంగా గుర్తించవచ్చు ఎందుకంటే కొన్నిసార్లు మనం అనుకోకుండా చేస్తాము నేను ప్రశ్నపత్రాన్ని రూపకల్పన చేసినప్పుడు పరిస్థితిని బట్టి నేను ఎంచుకున్న CO తో అమరికలో ఉన్న కొన్ని అంశాలను చేర్చడం మర్చిపోవచ్చు ప్రతి అసెస్మెంట్ ఐటెమ్ను మనం ట్యాగ్ చేయగలిగితే అన్నింటినీ నివారించడానికి మరియు దాని ఆధారంగా మనం ధృవీకరించవచ్చు పేర్కొన్న CO తో అమరికలో ఉన్న తగినంత వస్తువులు మన వద్ద ఉన్నాయా అని చూసుకోవాలి కాబట్టి CO వలె అదే స్థాయిలో బోధనా కార్యకలాపాలు మరియు అంచనా పరికరాలను కలిగి ఉండటం ఆమోదయోగ్యం కాదని మేము వివరించాము కాబట్టి సరైన అమరికకు కోర్సు ఫలితాలు అవసరం మరియు సంబంధిత బోధనా కార్యాచరణ పూర్తి అమరికలో ఉండాలి అవి ఒకే సెల్లో ఉండాలి నేను ఒక నిర్దిష్ట అభిజ్ఞా స్థాయిలో ఉంచినప్పుడు బోధనా కార్యకలాపాలు మరియు కోర్సు ఫలిత ప్రకటన రెండూ గుర్తుంచుకోండి కోర్సు ఫలితం యొక్క జ్ఞాన అంశాలు మరియు దిగువ స్థాయిలో అభిజ్ఞా ప్రక్రియలు రెండూ జాగ్రత్తగా పరిగణించబడతాయి నేను అధిక అభిజ్ఞా స్థాయి కేటాయించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు కార్యాచరణ నా బోధనా కార్యాచరణ నిబంధనలను పరిచయం చేస్తుంది మరియు ఈ పదం యొక్క అర్థం మరియు అంతర్లీన భావన ఏమిటో వివరిస్తుంది మరియు చివరకు అతన్ని అధిక అభిజ్ఞా స్థాయిలో చేసేలా చేస్తుంది కాబట్టి ఆ మేరకు పూర్తి అమరికలో ఉన్న నా బోధనా కార్యాచరణ స్వయంచాలకంగా తక్కువ అభిజ్ఞా స్థాయి కార్యకలాపాలను కలిగి ఉంటుంది అసెస్మెంట్కు విషయానికి వస్తే కొన్ని తక్కువ శాతం అసెస్మెంట్ ఐటెమ్లు ఇచ్చిన CO కంటే తక్కువ అభిజ్ఞా స్థాయిలను సూచించే కణాలలో ఉండవచ్చు అసెస్మెంట్ ఐటెమ్ యొక్క గణనీయమైన శాతం CO యొక్క సెల్లో ఉండాలి CO గురించి వ్రాయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇది చాలా ముఖ్యమైన పరిశీలన CO లు మరియు CO అట్టైన్మెంట్లను వ్రాసేటప్పుడు మనం మరింత చూస్తాము మరియు ఇది కోర్సు రూపకల్పనపై మా తదుపరి మాడ్యూల్లో వస్తుంది కాబట్టి వర్గీకరణ పట్టిక ఏమి చేస్తుంది ఇది ఒక కోర్సు యొక్క మూడు అంశాలలో పేర్కొన్న అమరికను సాధించగలదు మరియు అవకాశ సంఘటనలను తొలగించగలదు వర్గీకరణ పట్టిక యొక్క సరైన కణాలలో వాటిని సరిగ్గా ట్యాగ్ చేయడం మరియు గుర్తించడం ద్వారా నేను చెప్పినట్లుగా మరియు తోటివారి సమీక్షకు కూడా లోబడి ఉంటుంది కాబట్టి తోటివారితో చర్చించడం ద్వారా మనం ఏదో ఏక్కువుగా చేయటం లేదా ఏదైనా తక్కువగా చేయటం లేదని నిర్ధారించుకోవచ్చు ఇది టాక్సానమీ పట్టికను ఉపయోగించడం వల్ల ప్రయోజనం సహచరుల మధ్య కమ్యూనికేషన్ ఇది సులభమైన కమ్యూనికేషన్ మార్గం ఇది బాగా నిర్మాణాత్మక పరీక్ష ఐటెమ్ బ్యాంకుల రూపకల్పనలో సహాయపడుతుంది మరియు తత్ఫలితంగా వ్యాలిడిటీ మరియు reliability రెలెయబిలిటీ అంచనా యొక్క రెండు ముఖ్యమైన లక్షణాలను సాధించవచ్చు మేము ఇక్కడ పేర్కొన్నప్పుడు మీరు మంచి టెస్ట్ ఐటెమ్ బ్యాంక్ను డిజైన్ చేయగలరని మరియు ప్రామాణికత మరియు విశ్వసనీయతను కూడా నిర్ధారించవచ్చని అర్థం ఇది మేము కోర్సు డిజైన్లోని తదుపరి మాడ్యూల్లో మాత్రమే వివరిస్తాము ప్రత్యక్ష లేదా ఆటోమేటిక్ ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ నిర్వహించడానికి ఇది సమర్థవంతమైన సాధనంగా కూడా ఉపయోగపడుతుంది ట్యూటరింగ్ అనేది ఒకరి నుండి ఒకరికి బోధన మీరు విద్యార్థిని కొంత కార్యాచరణ చేసేలా చేస్తారు మరియు మీరు ప్రఒక్కరితో విడివిడిగా ఇంటరాక్ట్ అవుతారు మరియు విద్యార్థి అలా చేయలేకపోతున్నారని మీరు కనుగొంటే టాక్సానమీ పట్టిక మీకు సహాయం చేస్తుంది మరియు నేను అతనికి ఇవ్వదలచిన తదుపరి కార్యాచరణ ఏమిటి తద్వారా అతను ఈ కార్యాచరణను సరిగ్గా చేయగలడు కాబట్టి మనం అభిజ్ఞాత్మకంగా ఒక స్థాయి క్రిందికి వెళ్తాము అతన్ని పరిష్కరించడానికి మరియు అతని అవగాహన లేదా సామర్థ్యంలో లోపం ఎక్కడ ఉందో మాకు అర్థం చేసుకోవడానికి మీరు తరువాతి దిగువ స్థాయిలో కొన్ని కార్యాచరణను ప్లాన్ చేయగలగాలి కాబట్టి ఇది ఇంటెలిజెంట్ ట్యూటరింగ్ ప్రణాళికలో విస్తృతంగా ఉపయోగించాము కాబట్టి టాక్సానమీ పట్టిక మూడు ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది మీకు 6x 8 48 కణాలు ఉన్నాయి మీరు వ్యవహరించే ఏ కోర్సులో అయినా మీరు మొత్తం 48 కణాలను ఉపయోగించుకునే అవకాశం లేదని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను కాబట్టి మీరు పరిగణించిన ఏ కణాలు అయినా మీరు బోధించిన లేదా తెలిసిన కోర్సుకు సంబంధించినవి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసెస్మెంట్ ఐటెమ్లను ట్యాగ్ చేసి మీరు ఎంచుకున్న నిర్దిష్ట సెల్లో ఉంచవచ్చు కాబట్టి 6 x 8 48 లో మీరు 12 16 లేదా 20 తో వ్యవహరించవచ్చు మీరు కోర్సును ఎలా చూస్తారనే దానిపై ఆధారపడి ఉంటుంది మీరు సంబంధిత అన్ని కణాలను గుర్తించవచ్చు మరియు గుర్తించిన ప్రతి సెల్ కోసం మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసెస్మెంట్ ఐటమ్లను వ్రాస్తారు ఆండర్సన్ బ్లూమ్ విన్సెంటి టాక్సానమీ చట్రంలో ఒక కోర్సు యొక్క ఫలితాలను ఎలా వ్రాయాలో తదుపరి యూనిట్లో మేము అర్థం చేసుకుంటాము ఇది ఈ ప్రత్యేకమైన మాడ్యూల్ యొక్క ఆచరణాత్మకంగా లక్ష్యం ABV వర్గీకరణ యొక్క చట్రంలో ఒక కోర్సు కోసం కోర్సు ఫలితాలను ఎలా వ్రాయాలో చూస్తాము చాలా ధన్యవాదాలు